మెర్జ్ సార్ట్ కంప్లీషన్ ఆఫ్ రన్నింగ్ టైం ఎనాలిసిస్ కంటిన్యూయింగ్ సార్ట్ సార్టింగ్ ఇన్ లినియర్ టైం ఇన్ సమ్ కేసెస్ స్టేబుల్ సార్టింగ్ రాడిక్స్ సార్ట్ కరెక్టన్స్ అండ్ ఎనాలిసిస్ కాబట్టి మనము ఇప్పుడు మెర్జ్ సార్ట్ యొక్క విశ్లేషణను అధ్యయనం చేస్తాము మరియు సార్టింగ్ కోసం కొత్త అల్గారిథమ్ను కూడా నేర్చుకుంటాము అది రాడిక్స్ సార్ట్ అని పిలువబడుతుంది మరియు ప్రత్యేక సందర్భాలలో మెర్జ్ సార్ట్ కంటే మెరుగైనది మెర్జ్ సర్ట్ని రీకాల్ చేయండి ఇది n మూలకాల అర్రేపై అమలు చేయబడిన అల్గోరిథం అర్రే పరిమాణం కేవలం ఒకే మూలకం అయితే అది పూర్తి అవుతుంది లేకపోతే మనము సూచికలలోని మూలకాల అర్రేని 1 నుండి n 2 వరకు క్రమబద్ధీకరిస్తాము - ఫ్లోర్ n 2 వరకు క్రమబద్ధీకరిస్తాము ఆపై అర్రే యొక్క రెండవ సగం దీని సూచికలు పరిధి ఫ్లోర్ ఆఫ్ n బై 2 ప్లస్ 1 నుండి n వరకు ఉంటుంది ఆపై మనము ఈ సార్ట్ చేయబడిన జాబితాలను విలీనం చేస్తాము రెండు సార్ట్ చేయబడిన జాబితాలను విలీనం చేయడంలో ఉన్న ప్రయత్నం విలీనం చేయవలసిన డేటా పరిమాణంలో సరళంగా ఉంటుందని మనము చూశాము మరో మాటలో చెప్పాలంటే మనము పరిమాణం l యొక్క అర్రేని m పరిమాణం యొక్క అర్రేతో విలీనం చేస్తే అప్పుడు తీసుకున్న మొత్తం పోలికల సంఖ్య l ప్లస్ m మెర్జ్ సార్ట్ యొక్క పునరావృతం n 1 అయితే T 1కి సమానం మరియు అది 2 T n2 ప్లస్ n n 1 కంటే ఎక్కువ ఉంటే రెండు సార్లు T ఆఫ్ n బై 2 ఇచ్చిన సమస్య నుండి ఉత్పన్నమయ్యే రెండు పునరావృత ఉప ప్రాబ్లంల నుండి వస్తుంది మరియు n యొక్క అదనపు పదం n పరిమాణంలోని రెండు అర్రేలను విలీనం చేయడంలో ప్రయత్నించినా'దాని వల్ల వస్తుంది n బై 2 పరిమాణం గల సార్ట్ చేయబడిన అర్రేలు మనము ఇప్పుడు ఈ పునరావృత విశ్లేషణను పూర్తి చేస్తాము మరియు ప్రెజెంటేషన్ సౌలభ్యం కోసం n అనేది 2 యొక్క పవర్ అయినప్పుడు మనము కేసును విశ్లేషిస్తాము T ఆఫ్ n పై మంచి ఎగువ హద్దులను కనుగొనడానికి అనేక మార్గాలు ఉన్నాయి సాధారణంగా n కోసం అయినప్పటికీ n అనేది 2 యొక్క పవర్ గా ఉన్నప్పుడు T ఆఫ్ n పరిష్కరించబడే విధానాన్ని మనము బహిర్గతం చేస్తాము ఎందుకంటే ఇది చాలా బోధనాత్మకమైన ప్రదర్శన రికర్షన్ ట్రీ యొక్క పునరావృతం T ఆఫ్ n అనేది 2 T n 2 nకి సమానం ఇది పునరావృతం మరియు రికర్షన్ ట్రీ క్రింది విధంగా నిర్మించబడింది ట్రీ యొక్క మూలంలో మనం కంప్యూట్ చేయాలనుకుంటున్న ఫంక్షన్ ఇది T ఆఫ్ n దాని ఇద్దరు పిల్లలు T n 2 మరియు T n 2 ఇప్పుడు రూట్ ఇప్పుడు n విలువతో భర్తీ చేయబడింది ఇది T n 2 మరియుT n 2 తో జోడించబడుతుంది అదే నియమం ఉపయోగించి ట్రీ మరింత విస్తరించబడింది ఇక్కడ n బై 2 మూలకం T ఆఫ్ n ను 2తో భర్తీ చేస్తుంది మరియు దాని ఇద్దరు పిల్లలు T ఆఫ్ n బై 4 మరియు T ఆఫ్ n బై 4 విలువలుగా మారతాయి ఈ మొత్తం రికర్షన్ ట్రీ యొక్క ఒక శాఖ లీఫ్ వరకు ఉంటుంది విలువలు n n బై 2 n బై 4 నుండి మొత్తం వరకు 1 ఉన్నాయని గమనించవచ్చు మరో మాటలో చెప్పాలంటే ట్రీ యొక్క లోతు రూట్ నుండి పెరిగేకొద్దీ పరిష్కరించబడుతున్న ఉప ప్రాబ్లంల పరిమాణం 2 నిష్పత్తితో పడిపోతుంది మరల 2 యొక్క నిష్పత్తితో పడిపోతుంది ఇది n n బై 2 అవుతుంది ఆపై n బై 4 మరియు 1 వరకు తగ్గుతుంది కాబట్టి ఈ ట్రీ యొక్క ఎత్తులాగ్ n బేస్ 2 అవుతుంది రికర్షన్ యొక్క మొత్తం సహకారం ఇది ఇప్పుడు అన్ని నోడ్లలోని విలువల సమ్మేషన్ అవుతుంది రూట్ వద్ద దాని సహకారం n అవుతుంది ఎందుకంటే విలువ కేవలం n స్థాయి 1 - లోతు 1 వద్ద సహకారం మళ్లీ n అవుతుంది ఎందుకంటే n బై 2 విలువ గల రెండు నోడ్లు ఉన్నాయి తదుపరి స్థాయి 2 వద్ద రెండు నోడ్లు n బై 4 విలువ కలిగిన నాలుగు నోడ్లు ఉంటాయి మరియు సహకారం విలువ n మరియు మొదలైనవి మరియు లీఫ్ల సంఖ్య ఖచ్చితంగా nకి సమానంగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ప్రతి లీఫ్ నోడ్ విలువ 1ని దోహదపడుతుంది అందువలన లీఫ్ నోడ్ల సంఖ్య n అందువల్ల లీఫ్ స్థాయి నుండి సహకారం కూడా n పర్యవసానంగా ఈ పునరావృతానికి పరిష్కారం n log n ఇప్పుడు మనము మెర్జ్ సార్ట్ ద్వారా చేసిన మొత్తం పోలికల సంఖ్యపై ఎగువ సరిహద్దును ఉంచాము ఇది ఒక అల్గోరిథం ఇది విభజించి జయించే విధానాన్ని ఉపయోగిస్తుంది మరియు స్పష్టంగా n లాగ్ n n స్క్వేర్ కంటే నెమ్మదిగా పెరుగుతుంది ఇది మనకు చాలా సులభంగా కనిపిస్తుంది n లాగ్ n మరియు n స్క్వేర్ ను గమనించండి కామన్ పదం n వుంది మరియు లాగ్ n మరియు n వున్నాయి n అనేది లాగ్ n కంటే త్వరగా పెద్దది అవుతుంది అందువలన n లాగ్ n n స్క్వేర్ కంటే చాలా నెమ్మదిగా పెరుగుతుంది అందువల్ల ఇన్సర్షన్ సార్ట్ అల్గోరిథం కంటే మెర్జ్ సార్ట్కి మెరుగైన అసింప్టోటిక్ రన్నింగ్ టైమ్ ఉంది మనము n లాగ్ n బౌండ్ను ఓడించగలమా అనే సహజమైన ప్రశ్నతో ముందుకు వెళ్తాము మనము సార్ట్ చేసే డేటా కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నప్పుడు సరళ సమయం ప్రకారం సార్ట్ చేయడం నిజంగా సాధ్యమే ఈ సందర్భంలో మనము కౌంటింగ్ సార్ట్ అనే అల్గోరిథంను అధ్యయనం చేస్తాము కౌంటింగ్ సార్ట్ చాలా ప్రత్యేకమైన అల్గోరిథం దీనికి మూలకాల మధ్య ఎలాంటి పోలికలు లేదు ఇన్పుట్ అర్రే అనేది ఒక n మూలకం అర్రే ఇది సార్ట్ చేయాల్సిన విలువలను కలిగి ఉంటుంది ఈ సందర్భంలో విలువలు పరిధి 1 2 నుండి k వరకు వస్తాయని మనము ఊహిస్తాము మరియు మనము విలువలు అన్ని సంఖ్యలు అని ఊహిస్తాము అవుట్పుట్ అర్రే Bలో ప్రదర్శించబడుతుంది ఇది n మూలకం గల అర్రే మరియు అవుట్పుట్ సార్ట్ చేయబడుతుంది అల్గోరిథం C అనే సహాయక అర్రేని ఉపయోగిస్తుంది ఇది k మూలకాలను కలిగి ఉంటుంది k అనేది 1 నుండి k పరిధి వరకు ఇన్పుట్ అర్రేలో చూసే విభిన్న మూలకాల యొక్క మొత్తం సంఖ్య మరియు C అనేది పరిమాణం k మూలకాల యొక్క అర్రే అని గుర్తుంచుకోండి సారాంశంలో అర్రే A లో ఉన్న ప్రతి విలువ అర్రే C కి సూచికగా ఉంటుంది మరియు ఇది ఈ ప్రత్యేక సందర్భంలో ఒక లీనియర్ టైమ్ సార్టింగ్ అల్గారిథమ్ని పొందేందుకు మనం ఉపయోగించే ఆలోచన లెక్కింపు క్రమాన్ని మాత్రమే చూద్దాం లెక్కింపులో ప్రాథమికంగా నాలుగు లూప్లు ఉంటాయి మొదటి లూప్ అనేది ప్రారంభ లూప్ ఇక్కడ కౌంట్ అర్రే లేదా అర్రే C విలువ 0 తో ప్రారంభించబడుతుంది తదుపరి పునరావృతంలో తదుపరి ఫర్ లూప్లో మనము అర్రే A యొక్క ప్రతి మూలకం యొక్క సంఘటనల సంఖ్యను A అర్రేని ఒకసారి పాస్ చేయడం ద్వారా గణిస్తాము ఫర్ లూప్ ఏమి చేస్తుందో గమనించండి ఫర్ లూప్ లోపల ప్రకటన చూడండి ఉదాహరణకు మొదటి మూలకం C ఆఫ్ A ఆఫ్ j మొదటి మూలకం 1 అయితే అర్రే Cలోని అర్రే సూచిక 1 ద్వారా పెంచబడుతుంది కాబట్టి మనము అర్రే Aలో విలువను చూసిన ప్రతిసారీ సంబంధిత సూచిక స్థానం - C లో సంబంధిత స్థానం 1 విలువతో ఇండెక్స్ చేయబడినది మొదటి ఫర్ లూప్ చివరిలో ప్రతి అర్రే స్థానం ప్రత్యేకించి i th అర్రే స్థానం అర్రే Aలోని i అనే కీ యొక్క సంఘటనల సంఖ్యను గణిస్తుంది మూడవ ఫర్ లూప్లో అర్రే మూలకం i ఇచ్చిన అర్రే Aలో i కంటే తక్కువ లేదా సమానమైన మూలకాల సంఖ్యను ట్రాక్ చేస్తుందని నిర్ధారించడానికి అర్రే C యొక్క వరుస మూలకాలు జోడించబడతాయి చివరకు ఈ గణన సమాచారం సార్ట్ చేయబడిన అర్రే Bని తిరిగి అమర్చడానికి మరియు పొందేందుకు ఉపయోగించబడతాయి ఇది క్రింది విధంగా ఉంటుంది మూలకం j వద్ద కీ - అర్రే Aలోని సూచిక j వద్ద ఉన్న కీ అర్రే Bలోని దాని ర్యాంక్కి తరలించబడుతుంది మరో మాటలో చెప్పాలంటే అర్రే ఇండెక్స్ j వద్ద ఉన్న కీ అర్రే Aలో నాలుగు సంఘటనలను కలిగి ఉంటే C ఆఫ్ A ఆఫ్ j అనేది 4 అవుతుంది మరియు A ఆఫ్ j విలువ అర్రే స్థానం B ఆఫ్ 4లో ఉంచబడుతుంది ఆపై J ఇండెక్స్ వద్ద A ఆఫ్ j వద్ద విలువ యొక్క సంఘటనల సంఖ్య 1 ద్వారా తగ్గించబడుతుంది ఈ అల్గోరిథంకు సంబంధించిన ఒక ఉదాహరణను అమలు చేద్దాం అర్రే A ఐదు స్థానాల్లో 4 1 3 4 3 విలువలను కలిగి ఉంది మరియు ప్రారంభ అర్రే C ఎలా ఉంటుందో చూద్దాం ఇది 0తో ప్రారంభించబడింది మరియు విభిన్న కీ లు 1 నుండి 4 వరకు అర్రే Aలో ఉన్నందున అర్రే పరిమాణం C నాలుగు మూలకాలను మాత్రమే కలిగి ఉంటుంది 1 2 3 మరియు 4 విలువల గణనలను ట్రాక్ చేయడానికి అర్రే C కేవలం 4 మూలకాలను మాత్రమే కలిగి ఉంది అర్రే Aలోని మొదటి మూలకం విలువ 4 మరియు రెండవ లూప్ C4 ని ఇంక్రిమెంట్ చేస్తుంది C1 విలువ 1 ద్వారా పెరుగుతుంది C3 విలువ 1 ద్వారా పెంపొందించబడుతుంది C4 విలువ ఇంక్రిమెంట్ చేయబడుతుంది 1 మరియు ఇప్పుడు 2 అవుతుంది మరియు C3 విలువ ఇప్పుడు 1 ద్వారా పెంపొందించబడింది అది 2 అవుతుంది ఈ క్రింది మార్పులేని దానిని గమనించడం సులభం అర్రే మూలకాల మొత్తం C అనేది అర్రే Aలోని మొత్తం మూలకాల సంఖ్య అవుతుంది ఈ సందర్భంలో ఇది 5 తదుపరి పునరావృతంలో మనము C ని సవరించాము మరియు నిల్వ చేస్తాము మరియు మనం దీన్ని ఎలా చేయాలో చూద్దాం మనము ఇప్పుడు మూలకాల సంఖ్యను ట్రాక్ చేస్తాము దీని విలువ అర్రే Aలో మరియు స్థానం C2 కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది విలువ 1ని పొందడానికి C1 మరియు C2ని జోడించడం ద్వారా పొందబడింది ఇది మూలకాల సంఖ్య యొక్క గణన దీని విలువ 2 కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది తదుపరి పునరావృతంలో 3 కంటే తక్కువ లేదా సమానంగా ఉండే మూలకాల సంఖ్య గమనించబడుతుంది మరియు మనం చూడగలము విలువ 3 ఉండాలి మరియు దీనిని చూద్దాం అదే అవుతుంది ఆపై 4 కంటే తక్కువ లేదా సమానమైన మూలకాల సంఖ్య నిజానికి ఐదు మూలకాలు అవన్నీ 4 కంటే తక్కువ లేదా సమానంగా ఉంటాయి మరియు ఇప్పుడు C4 విలువ 5కి నవీకరించబడింది ఇప్పుడు సార్ట్ చేయబడిన మూలకాలు అవుట్పుట్ అయినప్పుడు దశ వస్తుంది మరియు ఇది రివర్స్ ఆర్డర్లో నడిచే లూప్ అర్రే Aలోని చివరి మూలకాన్ని చూద్దాం దాని విలువ 3 ఇప్పుడు అర్రే Aలో 3 కంటే తక్కువ లేదా సమానమైన మూలకాల యొక్క మూడు మూలకాలు ఉన్నాయి అంటే మూలకం 1 3 మరియు 3 ఇప్పుడు మూలకం 3 ఖచ్చితంగా సార్ట్ చేయబడిన అర్రేలో మూడవ స్థానంలో ఉండాలి అందువలన 3 ఇప్పుడు మూడవ స్థానంలో ఉంచబడింది మరియు 3 యొక్క సంబంధిత సంఘటనల సంఖ్య ఇప్పుడు తగ్గించబడింది 3 కంటే చిన్న మూలకాల సంఖ్య ఇప్పుడు 1 ద్వారా తగ్గించబడింది తర్వాత 4 పరిగణించబడుతుంది 4 కంటే తక్కువ లేదా సమానమైన మూలకాల సంఖ్య 5 ఈ 4 సార్ట్ చేయబడిన అర్రేలోని ఐదవ స్థానంలో ఉండాలి మరో మాటలో చెప్పాలంటే 4 అనేది అతిపెద్ద మూలకం మరియు ఇది తప్పనిసరిగా సార్ట్ చేయబడిన అర్రేలో ఐదవ స్థానంలో ఉండాలి మరియు C4 విలువ 1 ద్వారా తగ్గించబడుతుంది తదుపరి మూలకం 3 గా పరిగణించబడుతుంది మరియు ఇచ్చిన అర్రే Aలో 3 కంటే తక్కువ లేదా సమానమైన మూలకాల సంఖ్య 2 ఇది ఇప్పటివరకు పరిగణించబడలేదు అందువలన మూడు రెండవ స్థానంలోకి వెళతాయి ఆపై సహజంగా 1 మొదటి స్థానానికి వెళుతుంది 1 కంటే తక్కువ లేదా సమానమైన మూలకాల సంఖ్య 0కి తగ్గించబడుతుంది ఆపై చివరి మూలకం 4గా పరిగణించబడుతుంది సార్ట్ చేయబడిన అర్రేలో 4 కంటే తక్కువ లేదా సమానమైన మూలకాల సంఖ్య అర్రే సూచిక 4 ద్వారా ఇవ్వబడుతుంది 4 నాల్గవ స్థానానికి వెళుతుంది మరియు లూప్ ముగింపుకు వచ్చినప్పుడు అల్గోరిథం ముగుస్తుంది ఈ అల్గోరిథం యొక్క అత్యంత ఆసక్తికరమైన లక్షణాలలో ఒకటి లెక్కింపు క్రమబద్ధీకరణ అనేది స్థిరమైన సార్టింగ్ అల్గోరిథం స్టేబుల్ సార్టింగ్ అల్గోరిథం అంటే ఏమిటి రెండు మూలకాలు ఒకే విలువను కలిగి ఉంటే రెండు అర్రే సూచికలు ఒకే విలువను కలిగి ఉంటే అప్పుడు సార్ట్ చేయబడిన అర్రేలో అవి సంభవించే క్రమంలో భద్రపరచబడుతుంది ఉదాహరణకు మీరు అర్రే సూచికలు 1 మరియు 4లో వరుసగా 4 యొక్క రెండు సంఘటనలను చూసినట్లయితే Aలోని అర్రే స్థానం 1లో 4 యొక్క సంభవం B4 కి వెళుతుంది మరియు నాల్గవ స్థానంలో 4 యొక్క సంభవం B5 కి వెళుతుంది 3తో కూడా అదే వర్తిస్తుంది అందువల్ల అర్రే సార్ట్ చేయబడడమే కాకుండా ఆసక్తికరంగా అర్రే నిర్దిష్ట స్థిరత్వాన్ని కూడా నిర్వహిస్తుంది మరో మాటలో చెప్పాలంటే సార్ట్ చేయబడిన అవుట్పుట్లో ఒకే విలువ కలిగిన మూలకాల మధ్య ఇన్పుట్ క్రమంలో ఉంటుందని ఇది హామీ ఇస్తుంది మనం చూసిన ఇతర అల్గారిథమ్లు ఈ ప్రాపర్టీని కలిగి ఉన్నాయని ఈ ప్రశ్న అడగడం ఆసక్తికరంగా ఉంటుంది ఈ అల్గోరిథం ఆధారంగా మనము ఈ విధానాన్ని సార్ట్ చేయాల్సిన సంఖ్యలకు అందజేస్తాము దీనిని రాడిక్స్ సార్ట్ అంటారు రాడిక్స్ క్రమబద్ధీకరణ యొక్క ఆలోచన సంఖ్యలను అంకెల వారీగా సార్ట్ చేయడం మరియు మొదటి అంకె ఆధారంగా సంఖ్యలను సార్ట్ చేస్తుంది మరియు మొదటి అంకె ఆధారంగా సంఖ్యలను సార్ట్ చేయడానికి స్థిరమైన సార్టింగ్ అల్గారిథమ్ను ఉపయోగించడం ఆలోచన మరో మాటలో చెప్పాలంటే మనము ఒక విధానాన్ని అందిస్తాము ఇక్కడ మనము అన్ని సంఖ్యల మొదటి అంకెను క్రమబద్ధీకరిస్తాము మరియు దీన్ని చేయడానికి మరియు అన్ని అంకెలపై మళ్ళించడానికి స్థిరమైన సార్టింగ్ అల్గారిథమ్ను ఉపయోగిస్తాము ఇది చాలా చక్కగా చిత్రీకరించబడింది సార్ట్ చేయడానికి ఇవ్వబడిన సంఖ్యలను పరిశీలిద్దాం అవి 329 457 657 839 436 720 మరియు 355 సంఖ్యలు ప్రతి సంఖ్యలోని లీస్ట్ సిగ్నిఫికెంట్కుడి వైపు చివరి అంకె అంకెను పరిశీలిద్దాం మరియు దీన్ని కౌంటింగ్ సార్ట్ ద్వారా సార్ట్ చేయాల్సిన అర్రేగా ఊహించుకుందాం సార్ట్ చేయడానికి మనం ఇప్పుడే చూసిన స్థిరమైన సార్టింగ్ అల్గోరిథం ఉపయోగిస్తాం లీస్ట్ సిగ్నిఫికెంట్ అంకెలతో కూడిన అర్రేని సార్ట్ చేసిన తర్వాత సార్ట్ చేయబడిన అర్రే ఇలా కనిపిస్తుంది ఇది సహజమైనది లీస్ట్ సిగ్నిఫికెంట్ అంకెలు అవి సార్ట్ చేయబడినప్పుడు అవి 0 5 6 7 7 మరియు 9 9 క్రమంలో సంభవిస్తాయి మరియు కౌంటింగ్ సార్ట్ అనేది స్టేబుల్ సార్టింగ్ అల్గోరిథం అయినందున మిగిలిన రెండు అంకెలు కూడా లీస్ట్ సిగ్నిఫికెంట్ అంకెలతో పాటు తగిన స్థానానికి తరలించబడిందని గమనించండి ఉదాహరణకు 720 సంఖ్య వీటిలో అతిచిన్న లీస్ట్ సిగ్నిఫికెంట్ అంకెను కలిగి ఉంది అయితే ఇది రెండవ అతిపెద్ద సంఖ్య కానీ తక్కువ ముఖ్యమైన అంకెలపై సార్ట్ చేయడానికి మొదటి కాల్ చివరిలో 720 మొదటి స్థానాన్ని ఆక్రమించింది మరియు మొత్తం సంఖ్య 720 మొదటి స్థానానికి వెళ్లి 0 సరైన స్థానంలో ఉంటుంది ఇప్పుడు రెండవ లీస్ట్ సిగ్నిఫికెంట్ అంకె గ్రహించబడింది మరియు ఇప్పుడు ఈ అర్రే కౌంటింగ్ సార్ట్ ఉపయోగించి మళ్లీ సార్ట్ చేయబడింది మరియు మిగిలిన సంఖ్యలు కొంత కోణంలో సార్ట్ చేయబడుతున్న అంకెకు టైప్ చేయబడతాయి స్టేబుల్ సార్టింగ్ అల్గారిథమ్ని ఉపయోగించడం వల్ల మీరు మొదటి రెండు అంకెలలోని సంఖ్యలపై దృష్టి పెడితే అవి సార్ట్ చేయబడిన క్రమంలో జరుగుతాయని గమనించవచ్చు మరియు ఇది రాడిక్స్ సార్ట్ అల్గోరిథం యొక్క ఖచ్చితత్వాన్ని చూపించడానికి ఉపయోగించబడే ఇండక్టివ్ ఇన్ వేరియంట్ విధానం చివరగా మనము మూడవ అంకెను ఎంచుకొని స్టేబుల్ సార్ట్ ను చేస్తాము ఈ సందర్భంలో మనము ఇప్పుడు చర్చించిన కౌంటింగ్ సార్ట్ క్రమాన్ని ఉపయోగిస్తాము మరియు ఇప్పుడు మనం గమనించవచ్చు అన్ని సంఖ్యలు సార్ట్ చేయబడిన క్రమంలో ఉన్నాయి గమనించండి అల్గారిథమ్ యొక్క ఖచ్చితత్వంలో క్రమబద్ధీకరణ యొక్క స్థిరత్వం చాలా కీలకమైనది మరియు నిర్దిష్ట అర్రేని సార్ట్ చేయినప్పుడు మిగిలిన సంఖ్యలు ఈ నిర్దిష్ట సంఖ్యకు టైప్ చేయబడినట్లు దృశ్యమానం చేయబడతాయి కాబట్టి రాడిక్స్ సార్ట్ యొక్క ఖచ్చితత్వం అంకెల స్థానంపై ఇండక్షన్ ద్వారా వాదించబడుతుంది కాబట్టి స్పష్టంగా కౌంటింగ్ సార్ట్ మొదటి కాల్ తర్వాత కుడివైపు అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ అంకెను సార్ట్ చేయిన తర్వాత సంఖ్య దీని దిగువ ఆర్డర్ అంకెలు లీస్ట్ సిగ్నిఫికెంట్ అంకెల అర్రే సార్ట్ చేయబడతాయి కాబట్టి మొదటి t 1 అంకెలపై కౌంటింగ్ సార్ట్ ని వర్తింపజేస్తూ మొదటి t 1 సార్టింగ్ను సార్ట్ చేయిన తర్వాత సంఖ్యలు వాటి దిగువ ఆర్డర్ t 1 అంకెలతో సార్ట్ చేయబడతాయని అనుకుందాం ఇప్పుడు మనం t అంకెపై సార్ట్ చేసినప్పుడు ఇప్పుడు మనం t అంకెపై సార్ట్ చేయినప్పుడు అర్రేలు ఇప్పుడు సార్ట్ చేయబడతాయి ఇది స్టేబుల్ సార్టింగ్ అల్గోరిథం మరియు వ్యతిరేక క్రమంలో ఉన్న రెండు మూలకాలను చూద్దాం మరో మాటలో చెప్పాలంటే 720 మరియు 329 - మొదటి రెండు మూలకాలు తమ స్థలాలను మార్చుకున్నాయని గమనించండి మరియు 329 అనేది 720 కంటే చిన్నది మరియు సార్ట్ చేయబడిన అర్రేలో 720 సరైన స్థానానికి వెళ్లింది కాబట్టి అంకె t లో తేడా ఉన్న అంకెలు సరిగ్గా సార్ట్ చేయబడతాయి మరియు ఒకే అంకెను కలిగి ఉన్న రెండు సంఖ్యలు t అంకె వద్ద ఒకే విలువను కలిగి ఉన్న రెండు సూచికలు కూడా సరిగ్గా సార్ట్ చేయబడతాయి ఎందుకంటే మనము స్టేబుల్ సార్టింగ్ అల్గారిథమ్ని ఉపయోగిస్తున్నాము కాబట్టి మనకు t అంకెల మధ్య సరైన క్రమం ఉంది మరియు ఇది ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్ ను పూర్తి చేస్తుంది కౌంటింగ్ సార్ట్ విశ్లేషణను పూర్తి చేద్దాం గణన అర్రేని ప్రారంభించే లూప్ 1 k కార్యకలాపాలను నిర్వహిస్తుంది ఎందుకంటే ప్రతి k సూచికలు ఉన్నాయి మరియు వాటిలో ప్రతి ఒక్కటి 0 తో ప్రారంభించబడింది లూప్ 2 ఇన్పుట్ అర్రే A యొక్క ప్రతి మూలకాన్ని ఖచ్చితంగా ఒకసారి చూసి ఆపై గణన అర్రే Cలో సుమారుగా తగిన సూచికని 1 ద్వారా ఒక గణనను పెంచుతుంది కాబట్టి దీనికి n సమయం పడుతుంది అంటే ఇది ఒక స్థిరమైన ఆపరేషన్ల సంఖ్యను తీసుకుంటుంది ఒక్కో దశకు ఒక స్థిరమైన సంఖ్యా గణిత కార్యకలాపాలు మరియు లూప్ 3 తర్వాత గరిష్టంగా విలువలపై గరిష్ట పరిమితులను పొందుతుంది దీని విలువల సంఖ్యపై దీని విలువలు Cలోని ప్రతి సూచిక వద్ద ఉంటాయి మరియు దీనికి మళ్లీ k సమయం పడుతుంది మరియు లూప్ 4 అవుట్పుట్ అర్రేని B కి వ్రాస్తుంది దీనికి కూడా n సమయం పడుతుంది అందువలన తీసుకున్న మొత్తం సమయం n ప్లస్ k అవుతుంది ఈ సందర్భంలో 2n ప్లస్ 2k అంకగణిత కార్యకలాపాలు ఇప్పుడు కీ సెట్ లో అతి చిన్న మరియు అతిపెద్ద విలువలు గరిష్టంగా n ద్వారా సరళ మొత్తంలో తేడా ఉంటుంది కౌంటింగ్ సార్ట్ ద్వారా లెక్కించడానికి n సమయం పడుతుంది కౌంటింగ్ సార్ట్ ఎటువంటి అంకగణితాన్ని నిర్వహించదు ఎలాంటి పోలిక కార్యకలాపాలను నిర్వహించదు మరియు ఇది పూర్తిగా అంకగణిత ఆపరేషన్ ఆధారిత సార్టింగ్ అల్గోరిథం మరియు ఇది కొన్ని ప్రత్యేక సందర్భాలలో సమయాన్ని లీనియర్ గా తీసుకుంటుంది